కాబట్టి మనం సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ను కొంచెం చూశాము అప్పుడు మనం మీ 3 ఫేస్ ఇండక్షన్ మెషీన్లను క్లుప్తంగా కుడివైపు మాత్రమే చూశాము ఇండక్షన్ మెషీన్ కోసం చాలా సార్లు మనం సుమారుగా లేదా సమానమైన సర్క్యూట్ను సరైనదిగా చేయడానికి ఎక్కువ సమయం ఖర్చు చేశాము కాబట్టి తరువాత ఇది ఈ కోర్సు యొక్క చివరి అంశం అవుతుంది కాబట్టి నేను చర్చించుతాను అంటే మొదటి సంవత్సరం స్థాయిలో క్లుప్తంగా వివరంగా కాదు కొన్ని ఆలోచనలు వస్తాయి కాబట్టి DC మోటారులతో ప్రారంభించండి కాబట్టి విషయాలు చాలా సులభం విషయాలు చాలా సులభం కాబట్టి డీసీ యంత్రం యొక్క ప్రాథమిక రకం కమ్యుటేటర్ రకం ఇది వాస్తవానికి ప్రత్యామ్నాయ కరెంట్ యంత్రం కానీ కమ్యుటేటర్ అని పిలువబడే ఒక ప్రత్యేక పరికరంతో అమర్చబడి ఉంటుంది ఇది కొన్ని పరిస్థితులలో ప్రత్యామ్నాయ కరెంట్ ని డైరెక్ట్ కరెంట్గా మారుస్తుంది వాస్తవానికి DC వోల్టేజ్ లేదా DC కరెంట్ అంటే అది స్థిరంగా ఉందని అనుకుందాం కాబట్టి మీరు సాధారణంగా పిలిచే పవర్ లో ఇది AC కానీ మీరు దానిని పిలిచే దాన్ని DC గా మార్చడం వంటి కొన్ని రకాల యంత్రాంగాన్ని ఉపయోగించండి కాబట్టి ఇప్పుడు DC మోటారును అధ్యయనం చేద్దాం కాని జనరేటర్ యొక్క సూత్రం చాలా సులభం ఏదైతే రాసి ఉందొ అది నేను చెబుతున్నాను కాబట్టి సింగిల్ ఫేజ్ ఎసి సర్క్యూట్లు మీరు అధ్యయనం చేసినప్పుడు emf ఎలా ఉత్పత్తి అవుతుందో చూపాము కాబట్టి ఈ రేఖాచిత్రం కూడా చూడండి మీరు దీనిని చూస్తే ఈ రెండు చూస్తే ఇది అయస్కాంతం ఇది N అయస్కాంతం N మరియు S ఈ రెండు ధ్రువాలు అక్కడ ఉన్నాయి మరియు ఒక తీగచుట్ట సవ్యదిశలో తిరుగుతున్నట్లు అనుకుందాం ఇది కదలిక సవ్యదిశలో ఇవ్వబడింది ఇది తీగచుట్ట యొక్క ఒక వైపు మరియు ఇది తీగచుట్ట యొక్క మరొక వైపు అది చూపబడిన ఒక మలుపు మాత్రమే ఇప్పుడు తీగచుట్ట ఈ స్థితిలో ఉన్నప్పుడు కాబట్టి ఫ్లక్స్ N నుండి S కి కదులుతుంది మరియు అది తిరుగుతుంది కాబట్టి ఈ స్థానంలో మీరు ఫ్లక్స్ లింకేజీలు అని పిలుస్తారు అది గరిష్టంగా ఉంటుంది మరియు ఇది తీగచుట్ట బ్యాక్ తీగచుట్ట యొక్క మరొక వైపు మరియు ఇది మీరు ఈ ధ్రువం అని పిలిచే ఈ విషయం ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ఫ్లక్స్ లింకింగ్ ఉండదు మరియు ఇక్కడ ఏమీ ఉండదు మరియు ఈ పరిస్థితిలో మాత్రమే ఫ్లక్స్ లింకింగ్ గరిష్టంగా ఉంటుంది మీకు ఎక్కువ చుట్లు ఉంటే మీకు ఒకే చుట్టు ఉంటే కాబట్టి ఈ స్థానం తిరిగేటప్పుడు ఫ్లక్స్ అనుసంధానం గరిష్టంగా ఉంటుంది ఇప్పుడు అది వస్తుంది అనుకుందాం అది ఆ సమయంలో 90 o తిరుగుతుంది ఈ స్థానం ఈ విధంగా కదులుతోంది కాబట్టి ఈ స్థానం పైకి వస్తుంది మరియు ఈ స్థానం ఆ సమయంలో వస్తుంది ఫ్లక్స్ అనుసంధానం 0 అవుతుంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ సమయంలో ఈ వెలుపల ఉంటుంది కాబట్టి ఇది ఎందుకు తిరుగుతోంది మరియు వోల్టేజ్ మీరు ప్రత్యామ్నాయ వోల్టేజ్ emf అని పిలుస్తారు ఇది తీగచుట్ట లో ప్రేరేపించబడుతుంది మరియు ఇది ఈ వైపుకు వెళ్ళిన బాహ్య కనెక్షన్లు మీరు కనెక్ట్ చేసిన కొన్ని యంత్రాంగాన్ని అనుకోండి కాబట్టి ఇది వాస్తవానికి మరియు ఇది N నుండి S వరకు ఉంది అందువల్ల ఇది ఫ్లక్స్లో ఒకటి మరియు మీరు కరెంట్ అని పిలవబడేది ఏదైనా ప్రత్యామ్నాయం ఇవ్వబడుతుంది విషయం ఏమిటంటే emf ఈ రెండు భాగాలను మాత్రమే ప్రేరేపిస్తుంది ఈ రెండు సమానంగా ఉంటాయి మరియు ఇక్కడ బ్యాక్ బ్యాక్ తీగచుట్ట కింద కాదు ఎందుకంటే ఇది ప్రధాన భాగం మరియు ఈ స్థానం ఇది గరిష్ట ఫ్లక్స్ మరియు emf ను అనుసంధానించే గరిష్టంగా గరిష్టంగా ప్రేరేపించబడే స్థానం కాబట్టి ఇది ఒక సాధారణ విషయం కాబట్టి ఇది ప్రాథమిక జనరేటర్ ఇప్పుడు ఇది మరియు ఈ emf ఖచ్చితంగా ప్రాథమికంగా ఫ్యారడే యొక్క విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రం అని నేను చెప్తున్నాను అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే విద్యుత్ జనరేటర్ యొక్క ప్రాథమిక ముఖ్యమైన భాగాలు అయస్కాంత క్షేత్రంలో ఉంటాయి ఇప్పుడు వాహకం స్లాష్ వాహకాలని ఫ్లక్స్ తగ్గించడానికి కూడా తరలించవచ్చు కాబట్టి అయస్కాంత క్షేత్రంలో అవసరం మరియు వాటిని వాహకాలు అని కూడా పిలుస్తారు కాబట్టి ఇప్పుడు ఫ్లక్స్ కత్తిరించడానికి తరలించండి ఇది ఈ రేఖాచిత్రంలో క్షితిజ సమాంతర స్థానం దీనికి మరొక రేఖాచిత్రం నిలువు స్థానం ఈ సందర్భంలో రేఖాచిత్రం నేను పుస్తకం నుండి తీసుకున్న ఈ విషయాలన్నీ తీసుకున్నాను కానీ ఇది ఒక N ధ్రువం ఇది N ధ్రువం ఈ వైపు l మరియు ఈ వైపు m మరియు ఇది N మరియు ఇది P ఇప్పటికే ఇక్కడ గుర్తించబడింది ఇప్పుడు ఈ స్థానం వద్ద మీరు కనుగొంటారు కాబట్టి మీరు ఆ సమయంలో ఇది తటస్థ స్థానం అని పిలుస్తారు దీనిని కాయిల్ యొక్క ఒక వైపు అంటారు ఇది తీగచుట్ట యొక్క మరొక వైపు ఇది వెనుక వైపు మరియు ఇది బయటకు వస్తోంది కాబట్టి ఇక్కడ మరియు ఇక్కడ వోల్టేజ్ మాత్రమే ప్రేరేపించబడుతుంది కాబట్టి ఈ స్థితి వద్ద ఇది 0 స్థానం కాబట్టి ఈ స్థితిలో అది తిరుగుతున్న ప్రత్యేక సందర్భంలో ఫ్లక్స్ అనుసంధానం లేదు అది తిరుగుతోంది అది ఇవ్వబడింది అది తిరుగుతుంది అని చెప్పండి కొన్ని మార్గాలు దానిని తిప్పడానికి చేస్తున్నాయి కాబట్టి ఇది తిరుగుతోంది కాబట్టి ఈ స్థానంలో వోల్టేజ్ ప్రేరేపించబడి 0 అవుతుంది ఎందుకంటే ఈ స్థానంలో ఇక్కడ మరియు ఇక్కడ ఫ్లక్స్ అనుసంధానం లేదు కాబట్టి ఇది అంటే ఈ విషయం ఈ విషయం అని అర్ధం చేసుకోనివ్వండి కాబట్టి ఈ 0 వద్ద ఇక్కడ గుర్తించబడలేదు కాబట్టి కొన్ని ఇది 0 స్థానం 1 2 3 ఈ విధంగా ఈ చిత్రంలో గుర్తించబడింది కాబట్టి ఇది తిరిగేటప్పుడు 0 నుండి 180 అని చెప్పండి అది 180 o తిరిగేటప్పుడు ఇదే విధంగా emf ను ప్రత్యామ్నాయంగా చేసే సింగిల్ ఫేస్ యంత్రాన్ని చూసాము కాబట్టి 0 నుండి 180o ఇది ఇది మరియు తదుపరి 180 oనుండి 360o వరకు ఉంటుంది అంటే మీరు 0 నుండి 360o అని పిలుస్తారు కాబట్టి ఇది సానుకూల వైపు ప్రేరేపించబడుతుంది మరియు ఇది సానుకూల వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది మరియు ఈ వైపు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఇది కదిలేటప్పుడు ఇది స్వచ్ఛమైన ప్రత్యామ్నాయం మీరు సైనుసోయిడల్ మరియు ఫేసర్ అని పిలిచేటప్పుడు మరియు emf సమీకరణం సింగిల్ ఫేస్ సర్క్యూట్ యొక్క ప్రారంభం అదే తత్వశాస్త్రం కాబట్టి ఇది అభివృద్ధి చెందుతోంది ఇది 1 2 3 4 వరకు 0 11 మరియు 0 వరకు గుర్తించబడింది ఇది కేవలం 30 o వేగం చేయడానికి గుర్తించబడింది కానీ మీరు ఇక్కడ పిలిచే దానిలో సవ్యదిశలో ఇది అభివృద్ధి చెందుతోంది కాబట్టి అది మరియు ఇదే విధంగా ఉంటే వోల్టేజ్ ప్రేరేపించబడుతుంది కానీ మీరు చూస్తే ఇది తక్షణం మరియు ఇది ఒక నిర్దిష్ట స్థానం తక్షణ స్థానం ఈ l ను చుట్టినప్పుడు చేసినప్పుడు m ఎప్పుడు పైకి వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పైకి వస్తాయి మరియు ఈ P m p l m ఇది l m మరియు ఈ p n దిగువకు వస్తాయి కాబట్టి ఆ సమయంలో ఇది ఇలా ఉంటుంది మరియు మళ్ళీ 180 o కి ఎప్పుడు వెళుతుందో అప్పుడు నేను దానిని శుభ్రం చేద్దాం అప్పుడు మళ్ళీ మీరు అదే స్థానం అని పిలుస్తారు కాబట్టి ఈసారి మీరు వోల్టేజ్ అని పిలుస్తారు ఇది తిరిగేటప్పుడు ప్రత్యామ్నాయంగా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి మరియు ప్రారంభంలో సింగిల్ ఫేస్ ఎసి సర్క్యూట్లో తత్త్వం చూసాము కాబట్టి ఇది ఎసి ఇప్పుడు మన లక్ష్యం ఈ ప్రతికూలతను DC కి మార్చడం అంటే మీరు ఇలా చేస్తే అన్నీ మీరు పాజిటివ్ అని పిలుస్తారు కాబట్టి ప్రత్యామ్నాయం అనే ప్రశ్న లేదు కాబట్టి అప్పుడు కొన్ని యంత్రాంగం మీరు DC కరెంట్ అని పిలిచేదాన్ని AC కరెంట్కు బదులుగా పొందవచ్చు లేదా AC వోల్టేజ్ DC వోల్టేజ్ మరియు DC కరెంట్ను పొందుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి మీరు దీనిని ప్రత్యామ్నాయ emf ప్రేరేపిత అని పిలుస్తారు ఇప్పుడు తదుపరిది ప్రత్యామ్నాయ కరెంట్ డైరెక్ట్ కరెంట్ కమ్యుటేటర్ యొక్క మార్గాల మార్పిడి సాధారణంగా ఆ కమ్యుటేటర్ వాస్తవానికి మీరు DC యంత్రంలో పిలిచే వాటిలో మీకు అనేక కమ్యుటేటర్ విభాగాలు ఉన్నాయి కాబట్టి ప్రాథమికంగా ప్రత్యామ్నాయ కరెంట్ని DC కరెంట్గా మార్చడానికి ఆ సంఖ్యకు వెళ్ళే ముందు యాంత్రికమైన స్విచ్చింగ్ పరికరాన్ని ఉపయోగించడం అవసరం ఇది కమ్యుటేటర్ అని పిలువబడే జనరేటర్ షాఫ్ట్ యొక్క యాంత్రిక భ్రమణం కాబట్టి ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇది కొంత తక్షణం ఇది కొన్ని ఉదాహరణ ఇది తీగచుట్ట యొక్క స్థానం ఇది N p మరియు ఇది l N ఇది తీగచుట్ట వెనుక వైపు ఇక్కడ ఈ బిందువు ఈ విభాగం అని అనుకుందాం ఈ విభాగం బి ఈ రెండు కమ్యుటేటర్ విభాగాలు ఈ కమ్యుటేటర్ విభాగం వాస్తవానికి అది దాని నుండి ఇన్సులేట్ చేయబడింది మరియు వాస్తవానికి షాఫ్ట్ ఉంది మీరు చూస్తే మీరు ప్రయోగశాలను తెరిచిన తెరిచినన్ డిసి యంత్రాన్ని చూస్తే చేస్తారు అప్పుడు మీరు మంచి రూపాన్ని పొందవచ్చు మరియు ఈ తీగచుట్ట ఇది సాధారణంగా కార్బన్తో తయారు చేసిన బ్రష్ అని అనుకుందాం ఇది ప్రక్క మరియు ఇది ప్రక్క ఇది N ధ్రువం మరియు ఇది S ధ్రువం మరియు ఆ సందర్భంలో ఇది ఈ విధంగా తిరుగుతుందని అనుకుందాం సవ్య దిశలో కాబట్టి ఆ విధంగా తీగచుట్ట యొక్క ఈ ఒక వైపు తీగచుట్ట ఒక తీగచుట్ట మొదట కమ్యుటేటర్ a మరియు మరొక వైపుతో ముగుస్తుంది మరియు ఇది ఒక కమ్యుటేటర్ యొక్క మరొక వైపు మరి యొక్క విభాగం వైపు కనెక్ట్ చేయబడింది కాబట్టి ఆ సందర్భంలో అది తిరిగేటప్పుడు ప్రత్యామ్నాయ విషయం చూసింది అనుకుందాం అది యంత్రాంగం అంటే అది తిరుగుతున్నప్పుడు కాబట్టి మొదటి 180 o వరకు వోల్టేజ్ ఇలా ఉంటుంది ఆ తరువాత ఏమి జరుగుతుంది ఇది క్రింది వైపు ఈ తీగచుట్ట వైపు ఒకదానికి అనుసంధానించబడి ఉంది ఎందుకంటే తరువాతి సైకిల్ అది స్వయంచాలకంగా ప్రతికూల వైపుకు వెళుతుంది అది దాని స్థానాన్ని మారుస్తుంది మరియు ప్రతికూలం కి వెళుతుంది మీరు వీటిని నెప్రతికూల వైపు అని పిలుస్తారు DC మెషిన్ బ్రష్ ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇక్కడ నుండి ఈ తీగచుట్ట స్థానం స్వయంచాలకంగా ప్రేరేపించబడిన ప్రతికూల వోల్టేజ్కు వెళుతుంది అది ప్రతికూల వైపు ఈ యంత్రాంగానికి అనుసంధానించబడుతుంది కాబట్టి ఇది వాస్తవానికి రెండు కమ్యుటేటర్ విభాగాలను మాత్రమే చూపిస్తుంది మరియు మీరు 1000 కమ్యుటేటర్ విభాగాన్ని చేయగల DC యంత్రాన్ని మీరు చూస్తే ఇది అన్ని కమ్యుటేటర్ విభాగాలు ఇన్సులేట్ చేయబడతాయి కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ప్రతికూల వోల్టేజ్ స్వయంచాలకంగా ప్రేరేపించబడిన తరువాతి సగం సైకిల్ వలె ఈ తీగచుట్ట వైపు ప్రతికూల ప్రతికూల ప్రతికూల వైపుకు మార్చబడుతుంది కాబట్టి ఆ సందర్భంలో వ్యతిరేకంగా జరుగుతుంది తీగచుట్ట వేరే వైపు వైపు కూడా జరుగుతుంది అంటే వోల్టేజ్ ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి DC యంత్రం DC యంత్రం యొక్క యంత్రాంగం వాస్తవానికి ప్రత్యామ్నాయ వోల్టేజ్ లేదా కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది కానీ ఈ కమ్యుయేటర్ మరియు ఈ యంత్రాంగం కారణంగా వాస్తవానికి ఈ ధ్రువణత మరియు సంకేతం ఒక నిర్దిష్ట క్షణంలో మాత్రమే ఉన్నందున అలాగే ఉంటుంది లేదా ప్రత్యేక ఘటన లో తటస్థ ప్రాంతానికి కారణమవుతుందని మీరు తెలుసుకోండి కాబట్టి ఆ సమయంలో ప్రతికూల వోల్టేజ్ ప్రేరేపించబడినప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్వయంచాలకంగా అనుసంధానించబడిన ఈ తీగచుట్ట స్వయంచాలకంగా మరొకదానికి వెళుతుంది మరియు వ్యతిరేకం ఇతర తీగచుట్ట వైపుకు జరుగుతుంది తద్వారా వోల్టేజ్ సానుకూలంగా ఉంటుంది కాబట్టి DC విషయం కోసం ఇది మన సమయం అని అనుకుందాం ఇది మీరు పిలుస్తున్నది మరియు ఇది నా DC వోల్టేజ్ అని అనుకుందాంగీసినప్పుడల్లా ఇది నా DC వోల్టేజ్ ఈ స్థిరాంకం లా ఎందుకంటే సమయంతో DC వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది కానీ DC యంత్రంలో మీకు అనేక విభాగాలు ఉన్నాయి తప్ప మీరు ఆ సంఖ్యను పిలిచేదాన్ని ఖచ్చితంగా చూసేవరకు తప్ప అప్పుడు ఇది వాస్తవానికి స్పష్టంగా కనిపిస్తుంది ఇది DC లాగా కనిపిస్తుంది మీరు సరళ రేఖ కానీ ప్రాథమికంగా దీనికి నేను ఇక్కడ గీస్తున్నాను ఇది చాలా చిన్న అలలని కలిగి ఉంటుంది మీకు ఇలాంటి చిన్న అలలు తెలుసు నా ఉద్దేశం ఇది సానుకూల వైపు అని అన్ని అలలు సానుకూల వైపు ఉంటాయి అంటే కొంచం ఆగండి మీరు ఇక్కడ ఉన్నట్లుగా నేను ఇక్కడ చేస్తే అది రెండు విభాగాలు మాత్రమే కానీ మీకు ఎక్కువ సంఖ్యలో విభాగాలు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ఇది చాలా చిన్నదిగా ఉంటుంది మీరు ఇది కంటి తో చూడలేరు ఎందుకంటే ఇది DC అయితే ఇది సరళ రేఖ వలె కాదు ఎందుకంటే చాలా విభాగాలు ఉన్నాయి కాబట్టి అలాంటి సగం సైకిళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఉంది కానీ అది DC కానీ అది DC కాబట్టి వాస్తవానికి మీరు ఈ యంత్రాంగాన్ని పిలుస్తారు అంటే ప్రతి అర్ధ సైకిల్ ప్రతికూలంగా ఉన్నప్పుడు నేను తీగచుట్ట యొక్క ఒక వైపు స్వయంచాలకంగా మీరు నిక్స్ బ్రష్ నెగటివ్ వైపు అని పిలిచే వాటికి కలప బడుతుంది అంటే మీరు వోల్టేజ్ అని పిలిచేది ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటుంది కాబట్టి DC ప్రస్తుతము DC అవుతుంది మరియు అది మొత్తం లోడ్ నిరోధకత ఇక్కడ అనుసంధానించబడి ఉంటుంది కాబట్టి అంటే విద్యుత్ జనరేటర్ పవర్ ఇలా ప్రవహిస్తుంది కాబట్టి ఇది వివరణ కోసమే నేను ఈ రేఖాచిత్రాన్ని పుస్తకం నుండి తీసుకున్నాను మరియు వాస్తవ DC యంత్రంలో మీకు కమ్యుటేటర్ యొక్క అనేక విభాగాలు ఉన్నాయి అవి ప్రాథమికంగా మీరు ఒకటికొకటి ఇన్సులేట్ చేస్తారు కాబట్టి ఇది మీ వద్ద ఉన్నది కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు DC యంత్ర నిర్మాణం ఈ విషయాలు సరిగ్గా ఏమిటో నేను మీకు చెప్తాను ఈ రేఖాచిత్రం నేను పుస్తకం నుండి తీసిన బొమ్మ నుండి తీసినది కాబట్టి ఈ సందర్భంలో మీరు చూస్తే ఇది సాధారణ జ్ఞానం కోసం కాబట్టి ఇది అయస్కాంత ప్రవాహం యొక్క విలక్షణ రేఖ ఇది షాఫ్ట్ ఇది ఆర్మేచర్ మరియు ఇది అయస్కాంత నిర్మాణం మరియు ఇది కత్తిరించబడిన మెయిన్ఫ్రేమ్ ఇది కత్తిరించబడింది మరియు ఇది మూసివేసే తీగచుట్ట స్థలాన్ని అనుమతించడానికి ఒక సాధారణ స్లాట్ అక్కడ చాలా జాబితాలు ఉండవచ్చు మరియు ఇది N ధ్రువం ఇవి మరియు ఇది S ధ్రువం మరియు ఇది ఒక క్షేత్రం మరియు ఇది ఫ్లక్స్ మార్గం చూపబడుతుంది ధ్రువం మరియు ఆర్మేచర్ ఉపరితలం యొక్క దశల మధ్య ఎయిర్ గ్యాప్ ఇదిఎయిర్ గ్యాప్ గుర్తించబడింది కాబట్టి ఇది జనరేటర్ లేదా మోటారు ఇక్కడ మీరు అయస్కాంత నిర్మాణం అని పిలుస్తారు మరియు ఇది షాఫ్ట్ ఈ సంక్షిప్త చర్చ యొక్క పరిపూర్ణత కొరకు నేను ఒక పుస్తకం నుండి తీసుకున్నాను మరియు ఇది ప్రధాన ఛట్రం తదుపరిది DC యంత్రం రెండు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది స్థిర భాగం ప్రధానంగా అయస్కాంత ప్రవాహాన్ని ఉత్పత్తి చేయడానికి రూపొందించబడింది మరియు తిరిగే భాగాన్ని దీనిని ఆర్మేచర్ అంటారు ఇక్కడ యాంత్రిక శక్తి జనరేటర్ కోసం విద్యుత్ శక్తి లేదా దీనికి విరుద్ధంగా విద్యుత్ శక్తి మోటారుకు యాంత్రిక శక్తి ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు స్థిరమైన మరియు తిరిగే భాగాలు ఒకదానికొకటి వేరు చేయబడ్డాయి నేను రేఖాచిత్రంలో చూపించే ఎయిర్ గ్యాప్ DC యంత్రం యొక్క స్థిర భాగం ప్రధాన ధ్రువాలను కలిగి ఉంటుంది ఇది అయస్కాంత ప్రవాహాన్ని సృష్టించడానికి రూపొందించబడింది ప్రధాన ధ్రువాల మధ్య పరస్పరం అనుసంధానించబడిన ధ్రువాలను మార్పిడి చేస్తుంది మరియు కమ్యుటేటర్ వద్ద బ్రష్ల కార్యాచరణ మరియు ఒక ఫ్రేమ్ లేదా యోక్ యొక్క మెరుపుల రూపకల్పనకు రూపొందించబడింది ఈ ఇంటర్ పోల్ మీరు ఈ కమ్యుటేటింగ్ స్తంభాల గురించి మీరు పిలిచే ఇతర విషయాలు మీరు ఈ కోర్సు కోసం అధ్యయనం చేయరు మీరు రెండవ సంవత్సరం లేదా మూడవ సంవత్సరం ఎలక్ట్రికల్ మెషిన్ కోర్సులో చదువుతారు పరిపూర్ణత కోసమే ఈ విషయాలన్నీ గుర్తించబడ్డాయి ఆర్మేచర్ అనేది ధ్రువాల మధ్య ఖాళీలో తిరిగే స్థూపాకార వస్తువు మరియు స్లాట్డ్ ఆర్మేచర్ కోర్ కలిగి ఉంటుంది ఆర్మేచర్ కోర్ స్లాట్లలో చేర్చబడిన ఒక వైండింగ్ ఒక కమ్యుటేటర్ బ్రష్ గేర్ చాలా ఎక్కువగా ఈ విషయం ఉంటే మీరు మెషిన్ డిజైన్ కోర్సులో కూడా చదువుతారు కాబట్టి DC యంత్రం యొక్క భాగాల వివరణ కాబట్టి చిత్రం 5 వాస్తవానికి నాలుగు పోల్ DC యంత్రం యొక్క విభాగ వీక్షణను చూపిస్తుంది మొదటిది నేను రేఖాచిత్రంలో మీకు చూపించే ఫ్రేమ్ ఫ్రేమ్ అనేది యంత్రం యొక్క స్థిర భాగం వీటిని మీరు దాన్ని పరిష్కరించండి ఈ రేఖాచిత్రాన్ని చూడండి ఇది వాస్తవానికి ఇది భ్రమణం యొక్క భ్రమణ దిశ ఇది బ్రష్ బార్ ఇది ఆర్మేచర్ కరెంట్ ఎక్కడ చూసినా ఈ వాహకం అక్కడ ఉంది ఇక్కడ ఇది ప్రాథమికంగా ఇక్కడ అవసరం తరువాత ఇది అవసరం ఇది ఉంటే ఇది వాస్తవానికి వాహకం అంటే కరెంట్ ప్రవేశించిన పేజీని చూస్తుంది మరియు మీరు కరెంట్ ప్రవేశం పేజీని ఉపయోగిస్తే అప్పుడు బొటనవేలు కరెంట్ యొక్క దిశను మరియు ఈ వేళ్లను వంపు తిరిగిన వేళ్లు ఫ్లక్స్ యొక్క దిశగా ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఈ వైపు ఇది ఈ వైపు ఇది ఈ వైపు ఇది S ధ్రువం కింద ఇది కూడా చుక్క చుక్క ప్రతిదీ ఉంది కాబట్టి దీని అర్థం అంటే కరెంట్ ప్రవేశించడం మీరు సమతలం అని పిలుస్తారు మరియు డాట్ అంటే అది సమతలం నుండి బయలుదేరుతుంది అంటే అది డాట్ అయితే కరెంట్ బయటకు రావడం So this is the reaction of the current and this will be the finger curling this will be the direction of the flux And this is this is inter poles are there will not discuss much కాబట్టి ఇది కరెంట్ యొక్క ప్రతిచర్య మరియు ఇది వంపు తిరిగిన వేలు అవుతుంది ఇది ఫ్లక్స్ యొక్క దిశ అవుతుంది మరియు ఇది ఇంటర్ ధ్రువాలు ఇవి చాలా చర్చించవు ఇవి రెండు టెర్మినల్ ఇది ఇప్పుడే ఆగంది ఇది ఇదే ఇది మరియు ఇది మరియు ఇది ఫీల్డ్ రియోస్టాట్ ఫీల్డ్నిరోధకత ఈ విధంగా బీన్ కేంద్రీకరించబడింది మరియు ఇది ఇవ్వబడిన ఫీల్డ్ వైండింగ్ మరియు ఇది ఇక్కడ పోల్ షూ ఇది ఇంటర్ పోల్ ఈ కోర్సు కోసం ఇంటర్ పోల్ ఎందుకు ఉంది అనే దాని గురించి చర్చించదు అప్పుడు ఇది కమ్యుటేటర్ ఇది చాలా కమ్యుటేటర్ సెగ్మెంట్ నేను రేఖాచిత్రంలో అర్థం చాలా తక్కువ మీకు చాలా ఉంటుంది మరియు ఇది ఫ్రేమ్ మరియు ఇవిఆర్మేచర్ వాహకాలు కాబట్టి ఇది నేను పుస్తకం నుండి తీసుకున్న రేఖాచిత్రం కాబట్టి మరియు అది 4 పోల్ యంత్రాలు అని మీరు చూస్తే కాబట్టి మీరు 4 1 2 3 4 బ్రష్లను చూస్తారు కాబట్టి మీరు పిలిచేది ఇదే మీరు ప్రధాన మరియు ప్రయాణించే ధ్రువాలను పిలుస్తారు మరియు దీని యొక్క యంత్రం దాని బెడ్ ప్లేట్ కాడికి బోల్ట్ చేయబడింది వలయాకారంలో ఉన్న భాగం ప్రధాన మరియు ప్రయాణించే పోల్ కమ్యుటేటింగ్ పోల్ ఫ్లక్స్ యొక్క మార్గంగా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు చూస్తే మీరు దీనిని ఇంటర్ పోల్ అని పిలుస్తారు కమ్యుటేటర్ ఉంది ఇది ఫ్రేమ్ మరియు ఇది షంట్ పోల్ లోడ్ టెర్మినల్స్ ఫీల్డ్ రియోస్టాట్ ఫీల్డ్ వైండింగ్ మరియు ఇది దిశ ఇది ఆర్మేచర్ ఆర్మేచర్ ఇక్కడ గుర్తించబడింది ఇది ఆర్మేచర్ తదుపరిది మీరు పిలిచేది మరియు మీరు ప్రారంభ యంత్రాలలో ఫ్రేమ్ లేదా యోక్ కి పదార్థంగా ఉపయోగించే కాస్ట్ ఇనుము కాస్ట్ ఇనుము సంతృప్త ఫ్లక్స్ సాంద్రత మీటరు చదరపుకి 0 8 వెబెర్ ఎందుకంటే ఇప్పుడు అది మార్చబడింది తారాగణం ఉక్కు కాస్ట్ స్టీల్తో సంతృప్తత అయితే మీరు 1 5 వెబె మీటర్2 కి అందువల్ల తారాగణం ఇనుప చట్రం యొక్క క్రాస్ సెక్షన్ అయస్కాంత ప్రవాహం యొక్క అదే విలువ కోసం కాస్ట్ స్టీల్ చట్రం కంటే రెండు రెట్లు ఉంటుంది కాబట్టి ఇటీవల వెల్డింగ్ పద్ధతుల్లో మెరుగుదలలతో చుట్టబడిన ఉక్కు యోక్లు అభివృద్ధి చేయబడ్డాయి ఇప్పుడు తదుపరిది ఫీల్డ్ స్తంభాలు ప్రస్తుత యంత్రాలలో పూర్తిగా లామినేటెడ్ పోల్ లేదా లామినేటెడ్ పోల్స్ షూతో ఘన ఉక్కు స్తంభాలను ఉపయోగించడం సాధారణం అప్పుడు ఇంటర్ పోల్ అని కూడా పిలువబడే కమ్యుటేటివ్ స్తంభాలు ప్రధాన ధ్రువంతో సమానంగా ఉంటాయి మరియు పోల్ షూలో కోర్ ముగించే వివిధ ఆకారాలు మరియు తీగచుట్టను కోర్ మీద అమర్చవచ్చు కాబట్టి కమ్యుటేటింగ్ పోల్ అని పిలువబడే ఈ ఇంటర్ పోల్ యొక్క పనితీరు నేను ఇక్కడ చర్చించడం లేదు ఎందుకంటే ఈ మొదటి సంవత్సరం స్థాయి కొన్ని ఆలోచనలు ఇవ్వడానికి మాత్రమే కాబట్టి తదుపరిది ఆర్మేచర్ ఆర్మేచర్ కోర్ మరియు వైండింగ్ కలిగి ఉంటుంది ఇనుము అయస్కాంత పదార్థం ఆర్మేచర్ కోర్ కోసం ఉపయోగించబడుతుంది అయితే ఇనుము కూడా విద్యుత్తుకు మంచి వాహకం అయస్కాంత క్షేత్రంలో ఘన ఇనుప కోర్ యొక్క భ్రమణం ఎడ్డీ కరెంట్కు దారితీస్తుంది కోర్లో ఎడ్డీ కర్రెంట్ల కరెంట్ పవర్ ని వృధా చేయడానికి దారితీస్తుంది మరియు వేడి డిస్సిపేట్ సమస్యను సృష్టిస్తుంది ఎడ్డీ కర్రెంట్ల ను తగ్గించడానికి కోర్ సన్నని లామినేషన్లతో తయారు చేయబడింది ఇది ప్రతిచోటా ఒకే విధంగా ఉంటుంది మీరు అన్ని యంత్రాలను చూస్తే మీరు ఇలా కనుగొంటారు కాబట్టి ఈ విషయం కోసం నేను వ్రాసాను DC యంత్రాల ఆర్మేచర్ తక్కువ నష్టం సిలికాన్ స్టీల్ యొక్క సన్నని లామినేషన్తో నిర్మించబడింది లామినేషన్లు సాధారణంగా 0 4 నుండి 0 5 మిల్లీమీటర్ల మందంగా ఉంటాయి మరియు మెరుగు నూనె మెరుగు నూనెతో ఏకాకిత్వము చేయబడతాయి కాబట్టి ఇది వాస్తవానికి DC యంత్రం యొక్క ఆర్మేచర్ ఇవి లామినేషన్లు మరియు ఇవి స్లాట్లు కాబట్టి ఇవి వాహకాలు ఉన్న చోట ఉంచారు కాబట్టి ఇది ముఖ్య మార్గం మరియు ఇది లామినేషన్ ఇది నేను ఒక పుస్తకం నుండి తీసుకున్నాను మరియు ఇది గాలి రంధ్రాలు ఆపై కమ్యుటేటర్ AC కరెంట్ లేదా వోల్టేజ్ను DC కరెంట్గా మారుస్తుంది క్షమించండి ఇక్కడ వాస్తవానికి ఇది AC AC కరెంట్ వోల్టేజ్ను DC కరెంట్గా లేదా వోల్టేజ్గా మారుస్తుందని మీకు తెలుసు కమ్యుటేటర్ అనేది ఒక స్థూపాకార నిర్మాణం గట్టిగా గీసిన రాగితో తయారైన విభాగాలతో నిర్మించబడింది ఈ విభాగాలు ఒకదానికొకటి మరియు యంత్రం మైకా స్ట్రిప్ యొక్కచట్రంనుండి వేరు చేయబడతాయి కాబట్టి వాస్తవానికి ఇది మీరు ఒక రకమైన రేఖాచిత్రం అని పిలుస్తారు ఇది కమ్యుటేటర్ విభాగం ఇది మైకనైట్ వీ వలయం మరియు ఇది ఈ కమ్యుటేటర్ నుండి రైసర్ ఇక్కడ ఈ రైసర్ లేదా లగ్ ద్వారా వైండింగ్లు అనుసంధానించబడి ఉంటాయి తెరిచిన DC మెషిన్ DC మోటర్ లేదా DC జనరేటర్ కళాశాలలో చూడాలని నేను సూచిస్తున్నాను మరియు ఇది కమ్యుటేటర్ విభాగం మరియు దీనిని రైసర్ లేదా లగ్ అని పిలుస్తారు మరియు ఇది ఒక విభాగం మరియు అవన్నీ ఒకదానికొకటి వేరుచేయబడి ఏకాకిత్వం చేయబడతాయి మైకా మరియు ఇది చివరి బిగింపు వలయం మరియు ఇది బిగింపు గొళ్ళెం ఇది ఇవ్వడానికి మాత్రమే ఇది ఈ కమ్యుటేటర్ గురించి ఒక ఆలోచన ఇవ్వడానికి ఇది ఒక షాఫ్ట్ కాబట్టి ఇది కమ్యుటేటర్ భాగం కాబట్టి మీరు చూస్తే ఇక్కడ మరొక విషయం ఉంది ఇన్సులేట్ చేసిన రాగి విభాగం ఇవన్నీ ఏకాకిత్వం చేసిన రాగి విభాగం దీనినే మీరు కమ్యుటేటర్ అని పిలుస్తారు మరియు ఇది ఇక్కడ నుండి కమ్యుటేటర్ లగ్స్ ఇది వైండింగ్కు అనుసంధానించబడి ఉంది మరియు ఇది చివరి బిగింపు వలయం ఇదంతా చాలా సన్నగా ఉంటుంది మీరు డిసి మెషీన్లో తెరిచి చూస్తున్నట్లయితే మీరు కనుగొంటారు మరియు వేరు చేస్తారు మైకా అందువల్ల ఈ విషయాలన్నీ మీరు ఇక్కడ వివరంగా చూసారు కాబట్టి నేను పునరావృతం చేయటంలేదు కాబట్టి మీకు ఉన్న ఒక రకమైన ఆలోచన ఉంటుంది ఇప్పుడుకాబట్టి ఈ విషయాలన్నీ నేను మీకు చూపించాను మరియు నేను మీకు చెప్పాను కాబట్టిచిత్రం 7 వాస్తవానికి కమ్యుటేటర్స్ యొక్క భాగాలు ఒక కమ్యుటేటర్ యొక్క సాధారణ రూపాన్ని పూర్తి చేసినప్పుడు అది ఈ సంఖ్యను ఇక్కడ చూపిస్తుంది తదుపరిది భ్రమణ కమ్యుటేటర్ కమ్యుటేటర్ నుండి కరెంట్ సేకరించడానికి బ్రష్ గేర్ లేదా దానికి కరెంట్ ఇవ్వడం బ్రష్ గేర్తో తయారు చేయబడినది ఇందులో బ్రష్లు బ్రష్ హోల్డర్లు బ్రష్ స్టుడ్స్ లేదా గ్లాస్ హోల్డర్ చేతులు బ్రష్ రాకర్ ప్రస్తుత సేకరణ బ్రష్ బార్లు ఉంటాయి కాబట్టి DC యంత్రాలకు ఉపయోగించే బ్రష్ లు 5 తరగతులుగా విభజించబడ్డాయి మెటల్ మెటల్ గ్రాఫైట్ కార్బన్ గ్రాఫైట్ గ్రాఫైట్ ఎలక్ట్రోగ్రాఫైట్ మరియు రాగి కాబట్టి బ్రష్ కాంటాక్ట్ వద్ద అనుమతించదగిన కరెంట్ సాంద్రత కార్బన్ విషయంలో 5 యాంపియర్ సెంటీమీటర్2 వరకు ఉంటుంది రాగి విషయంలో 23యాంపియర్ సెంటీమీటర్2 వరకు ఉంటుంది కాబట్టి తక్కువ వోల్టేజీల వద్ద పెద్ద కరెంట్ కోసం రూపొందించిన యంత్రాల కోసం రాగి బ్రష్ వాడకం తయారు చేయబడింది చాలా జాగ్రత్తగా సరళతరం చేయకపోతే అవి కమ్యుటేటర్ను చాలా త్వరగా కత్తిరించుకుంటాయి మరియు ఒకవేళ వేగంగా చెడిపోతుంది అందువల్ల గ్రాఫైట్ మరియు కార్బన్ గ్రాఫైట్ బ్రష్లు స్వీయ సరళత మరియు విస్తృతంగా ఉపయోగించబడతాయి కళాశాలలో కూడా ప్రయోగశాలలో ఈ బ్రష్లు మీతో తయారైనట్లు చూస్తే అది కార్బన్ గ్రాఫైట్ బ్రష్లు అని తెలుస్తుంది కాబట్టి తదుపరిది ఇవన్నీ DC యంత్రం యొక్క కొంత సంక్షిప్త చర్చ తదుపరిది జనరేటర్ యొక్క emf సమీకరణం కాబట్టి దాని నుండి మోటారుకు వెళుతుంది కాబట్టి P అనేది ధ్రువాల సంఖ్య మరియు ధ్రువానికి ∅ ఫ్లక్స్ Z మొత్తం సంఖ్య ఆర్మేచర్ వాహకాలు కాబట్టి స్లాట్ల సంఖ్య స్లాట్కు వాహకాల సంఖ్య అంటే మొత్తం వాహకాల సంఖ్య మరియు N ఆ వేగం నిమిషానికి rpm రెవల్యూషన్ పేర మినిట్ మరియు ఆర్మేచర్ లోని అనేక సమాంతర మార్గాలు ఆర్మేచర్లో సమాంతర మార్గానికి emf ను ఉత్పత్తి చేస్తాయి ప్రాథమికంగా DC యంత్రాలు రెండు రకాలు ఒకటి ల్యాప్ కనెక్ట్ మరొకటి ఓం ల్యాప్ కనెక్ట్ చేయబడిన మార్గం ధ్రువాల సంఖ్య A P ఈ పెద్దఅక్షరం A P మరియు కనెక్షన్ యొక్క మార్గం A 2 అవుతుంది అయితే వీటికి ఈ కోర్సుకు పరిధి ఇవ్వబడుతుంది కానివిద్యుత్ యంత్రాల్లో నేర్చుకోండి లేదా యంత్ర రూపకల్పనలో కానీ ఇక్కడ పరిపూర్ణత కొరకు సంఖ్యాపరంగా కూడా పరిగణించవలసి ఉంటుంది ప్రయోగశాల కనెక్షన్ కోసం A ఉంటుంది P మరియు ఓం కి A ఎల్లప్పుడూ 2 గా ఉంటుంది ఇప్పుడు ప్రతి వాహకానికి ఉత్పత్తి అయిన emf d ∅' dt వోల్ట్ అని చెప్పండి ఇప్పుడు ఒక భ్రమణం లో వాహకానికి ఫ్లక్స్ కట్ d ∅' P ∅ అవుతుంది ఎందుకంటే ∅ ధ్రువానికి ఫ్లక్స్ కాబట్టి d ∅ ' P ∅ వెబెర్ అవుతుంది కాబట్టి సెకనుకు భ్రమణాలు సంఖ్య ఎందుకంటే నిమిషానికి ఆర్పిఎమ్ భ్రమణం ఉంది ఇది సెకనుకు భ్రమణం అయితే అది N 60 అవుతుంది ఇప్పుడు ఒక భ్రమణం కి సమయం t t కేవలం పరస్పరం ఉంటుంది d t 60 N Second అవుతుంది కాబట్టి వాహకానికి ఉత్పత్తి అయిన emf ఇది d ∅' d t కాబట్టి ఇది d ∅ ' ఇది P P ∅ మరియు dt 60 N అవుతుంది ఇది P ∅ N 60 వోల్ట్లు నేరుగా ఉంటుంది ఇప్పుడు ల్యాప్ వైండింగ్ జెనరేటర్ కోసం నేను మీకు సమాంతర మార్గాల సంఖ్య A P గా ఉంటుందని చెప్పాను కాబట్టి ఒక భాగంలో వాహకాల సంఖ్య Z A అవుతుంది ఎందుకంటే మీకు అనేక సమాంతర మార్గాలు ఉన్నాయి కాబట్టి Z A కాబట్టి వోల్టేజ్ ప్రేరిత P ∅ N 60 అంటే ఇది Z తద్వారా ∅ Z N 60 P A వోల్ట్ ఇప్పుడు వేవ్ వైండింగ్ కోసం వాస్తవానికి సమాంతర మార్గం యొక్క సంఖ్య ఎల్లప్పుడూ 2 A 2 కాబట్టి మీరు ఇక్కడ ఉంచినట్లయితే A 2 అప్పుడు ఒక మార్గంలో Z 2 Z A వాహకాల సగటు సంఖ్య కాబట్టి ఇది వేవ్ కనెక్షన్ కోసం అని నా ఉద్దేశ్యం కాబట్టి ఇది Z 2 Z N అవుతుంది A 2 కాబట్టి ఇది మళ్ళీ గుర్తుంచుకోవడం సులభం ∅Z N 60 P A కాబట్టి ల్యాప్ కనెక్షన్ A P కోసం మరియు వేవ్ కనెక్షన్ A 2 కోసం కాబట్టి E g ∅ Z N 60 P A వోల్ట్లు ల్యాప్ వైండింగ్ A P కోసం మరియు వేవ్ వైండింగ్ A 2 కోసం సంఖ్యా భాగం కోసం ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి తదుపరిది DC మోటార్లు తత్వశాస్త్రం అదే కాబట్టి ఎలక్ట్రిక్ మోటారు అనేది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిని మార్చే యంత్రం ఇది DC మోటారు స్వాభావిక లక్షణాల కారణంగా DC మోటార్లు విస్తృతమైన అనువర్తనాలు ఉక్కు కర్మాగారం లో కాగితపు పరిశ్రమలో వస్త్ర పరిశ్రమలో ముద్రణాలయం లు మరియు ఎక్స్కవేటర్లను కనుగొంటాయి మరియు ప్రయోజనాలు DC మోటార్లు క్రింది ప్రయోజనాలను కలిగి ఉంటాయి అధిక ప్రారంభ టార్క్ విస్తృత శ్రేణిపై వేగ నియంత్రణ స్థిరమైన టార్క్తో ఖచ్చితమైన స్టెప్లెస్ వేగ నియంత్రణ శీఘ్రంగా ప్రారంభించడం అపసవ్యం మరియు వేగవంతం చేయడం ఆపుతుంది DC మోటారుకు ఇవి ప్రయోజనాలు ప్రతికూలతలు కమ్యుటేటర్ మరియు బ్రష్ గేర్ కారణంగా ఖర్చు ఎక్కువ అధిక నిర్వహణ మరియు నిర్వహణ ఖర్చులు ఇప్పుడు DC మోటార్ యొక్క సూత్రం కార్యాచరణ కాబట్టి నేను వస్తాను కాబట్టి చిత్రం 9 సాధారణంగా నేను చూపించే సూత్రాన్ని వివరిస్తుంది చిత్రం 9 a ఫీల్డ్ స్తంభాలను ఏర్పాటు చేసిన ఫీల్డ్ను చూపిస్తుంది మరియు వాహకంలో కరెంట్ ప్రవాహం కారణంగా చిత్రం 9 బి వాహకం ఫీల్డ్ను చూపిస్తుంది ఇప్పుడు ఇది వాస్తవానికి చిత్రం ఇప్పుడు ముందు ఏదైనా కొంచం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇది నా N మరియు S ధృవాలు మరియు విషయం మీరు పిలిచేది ఇక్కడ ఫ్లక్స్ గీత చూపబడింది మరియు రెండవ విషయం ఏమిటంటే రెండవ విషయం ఇది అంటే వాహకం వాస్తవానికి ఇదివాహకం మరియు అంటే కరెంట్ సమతలం లో ప్రవేశిస్తుంది కాబట్టి కరెంట్ ప్రవేశిస్తుంటే ఇది కరెంట్ బొటనవేలు యొక్క దిశ అని సమతలం చూసింది బొటనవేలు వైపు చూసింది మరియు మీరు ఈ విధంగా వేలును వంకరగా చేస్తే ఫ్లక్స్ యొక్క దిశ ఉంటుంది అందుకే ఇక్కడ మీరు చూస్తే ఫ్లక్స్ దిశ ఈ విషయాలన్నీ సవ్యదిశలో ఉంటాయి ఈ విషయాలన్నీ సవ్యదిశలో ఉంటాయి మీరు ఈ బొటనవేలును తయారుచేసేది మీరు ఉంచిన చేతి నియమం మరియు మీరు బొటనవేలు అంటే మీరు కరెంట్ దిశను పిలుస్తారు ఎందుకంటే ఇది కాగితం లేదా సమతలం లోకి వెళుతుంది మరియు ఇది ఫ్లక్స్ దిశ అదేవిధంగా మీరు ఒకదాన్ని తీసుకుంటే మీరు ఒక చుక్క అనుకుందాం అని అనుకుందాం ఇది వాహకం చుక్క అనుకుందాం అప్పుడు కరెంట్ ఏమి జరుగుతుంది కరెంట్ వాస్తవానికి విమానం నుండి బయలుదేరడం లేదా ప్లేట్ నుండి బయలుదేరడం కాబట్టి దానిని పైకి తరలించండి కాబట్టి ఆ సందర్భంలో ఫ్లక్స్ యొక్క దిశ అపసవ్య దిశ అవుతుంది ఫ్లక్స్ యొక్క దిశ అపసవ్య దిశ గా ఉంటుంది ఇది దీనికి విరుద్ధంగా చెప్పండి దీనికి విరుద్ధంగా మీరు బొటనవేలు నియమాన్ని ఉపయోగిస్తారు కాబట్టి దీని అర్థం మీరు ఎప్పుడైనా ఈ వాహకాన్ని తీసుకువచ్చినప్పుడు దీనిని తీసుకురండి అని చెప్పినప్పుడు దీనికి NS NS ఇవ్వబడుతుంది ఈ వాహకంను ఇక్కడికి తీసుకువచ్చినప్పుడల్లా ఏమి జరుగుతోంది ఇది N నుండి S వరకు వెళుతున్న ఫ్లక్స్ మరియు ఇది చూస్తే ఈ ఎగువ వైపు ఇది సవ్యదిశలో ఉంటుంది కాబట్టి మీరు సవ్యదిశలో ఉంటే ఇది అర్థం కాబట్టి ఈ ఎగువ వైపు ఇది వాస్తవానికి సంకలనం మరియు దిగువ వైపు అది వ్యవకలనం అదేవిధంగా ఇక్కడ దిగువ భాగం సంకలనం ఎందుకంటే ఇది అపసవ్య దిశ మరియు ఎగువ వైపు వ్యవకలనం అప్పుడు బలవంతంగా వాస్తవానికి ఇక్కడ క్రిందికి పని చేస్తుంది మరియు ఇక్కడ అది పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ అది పైకి ఉంది తద్వారా భ్రమణ యంత్రాంగానికి ముందు మీరు అర్థం చేసుకోవలసిన మొదటి విషయం ఇది కాబట్టి మీరు ఇక్కడకు వచ్చారు అంటే మీరు చూస్తే ఇది ఒక దిశ అని మరియు మీరు ఇక్కడ ఉంచితే ఇది కూడా దిశ కాబట్టి ఫ్లక్స్ రెండూ ఒకే దిశలో ఉంటాయి మరియు ఇది ఒకటి కాబట్టి అంతిమంగా ఇది సంకలనం అందుకే మీరు శక్తి అని పిలవబడేది క్రిందికి పనిచేస్తుంది మరియు ఇక్కడ ఎదురుగా శక్తి పైకి పిలుస్తుంది కాబట్టి అంటే వాహకాలును కరెంట్ మోసుకెళ్ళి అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఇది మరియు ఇది ఎలా ఉందో నేను మీకు చెప్పిన చుక్క కాబట్టి ఈ విషయాలన్నీ వాస్తవానికి నేను చెప్పినదంతా ఇక్కడ వ్రాయబడినవి కాబట్టి నేను దీనిని వివరిస్తున్నాను కాబట్టి అది సంకలనం మరియు వ్యవకలనం ప్రతిదీ ఇక్కడ వ్రాయబడింది ఇప్పుడు చిత్రంలోవాహకం దానిపై ఒక శక్తిని కలిగి ఉందని ఇది స్పష్టంగా చూపిస్తుంది ఇది క్రిందికి కదులుతుంది మరియు ఇది మరియు అందువల్ల నేను రేఖాచిత్రంలో చూపించిన ఏమైనా బలహీనమైన క్షేత్రం దిశలో శక్తి పనిచేస్తుంది వాహకంలోని కరెంట్ వ్యతిరేకం అయినప్పుడు అది రెండవ రేఖాచిత్రం శక్తి కూడా వ్యతిరేకం అవుతుంది మరియు మీరు బలం అని పిలవబడేది ఈ వైపు బలహీనంగా ఉన్న క్రిందికి పనిచేస్తుంది మరియు ఇక్కడ కూడా కాబట్టి ఇప్పుడు సాధారణంగా వాహకంలో అభివృద్ధి చేయబడిన శక్తి ఇవ్వబడుతుంది ఆ F B I l న్యూటన్ N N ఇక్కడ న్యూటన్ ఇవ్వబడుతుంది కాబట్టి B అనేది మీటర్ 2 ఫ్లక్స్ డెన్సిటీ వెబెర్ మరియు వాహకంలో కరెంట్ యాంపియర్ అని మరియు l మీటర్లో వాహకం యొక్క పొడవు ఇప్పుడు ఆర్సీచర్ వాహకాల్లో కరెంట్ లేదని మీకు తెలిసిన DC మోటారు యొక్క అయస్కాంత క్షేత్రాన్ని పరిగణించండి ఫ్లక్స్ మార్గం యొక్క పంక్తులు చిత్రం 10 లో చూపబడ్డాయి కాబట్టి ఇక్కడ ఉంచిన వాహకాలు మరియు వాహకం ఎటువంటి కర్రెంట్లను మోయడం లేదని ఊహిస్తే ఇక్కడ రేఖాచిత్రం చూస్తే కాబట్టి ఇది N నుండి S కి ఫ్లక్స్ మార్గం ఇది వాహకాలు మరియు ఇది ఆర్మేచర్ కాబట్టి అయస్కాంత క్షేత్రం కారణంగా మోటారులో ఫ్లక్స్ లైన్ పంపిణీ మాత్రమే కాని వాహకాలు కరెంట్ కలిగి ఉండవు కాబట్టి అలా అయితే ఇప్పుడు వాహకం కరెంట్ మోస్తున్నట్లు చూద్దాం ఈ వైపు నా సూచిక వద్ద చూడండి ఈ వైపు ఒక ఈ వైపు మీరు చుక్క అని పిలుస్తారు కాబట్టి మీరు దీనిని చూస్తే మీరు అనుసరించేది అదే చేతిని వర్తింపజేస్తే మీరు ఆ చేతి నియమాన్ని వర్తింపజేస్తారో లేదో చూడండి అప్పుడు మీరు ఫ్లక్స్ దిశను పిలుస్తున్నారని మీరు సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఇది N నుండి S సహజంగా ఎగువ భాగం ఇది మా కన్వెన్షన్ కరెంట్ ప్రకారంసమతలం ప్రవేశించడం ప్రకారం కొనసాగించవచ్చు కాబట్టి ఈ వైపు మీరు ఈ వైపు సంకలనం అని పిలుస్తారు కాబట్టి మరియు శక్తి కిందివైపు పనిచేస్తుంది మరియు ఈ వైపు మీరు తక్కువ భాగాన్ని పిలిచే సంకలనం శక్తి పైకి పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రతి చోట క్రిందికి ప్రతిచోటా పైకి ఉంటుంది కాబట్టి అంతర్ దృష్టి నుండి మీరు ఆ సవ్యదిశలో మీరు పిలిచే వాటిలో తిరగడం ప్రారంభిస్తారు కాబట్టి ఇది మీరు కేవలం అదే తత్వశాస్త్రం అందుకే మునుపటి స్లైడ్ నేను రేఖాచిత్రాన్ని చూపించాను ఈ రేఖాచిత్రం నేను పుస్తకం నుండి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు అలా అయితే ఆర్మేచర్ కరెంట్ తీసుకుంటే ప్రతి వాహకం ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి ఇది ప్రధాన మైదానంలో అతిశయోక్తి అయినప్పుడు చిత్రం ఒకటిలో చూపిన విధంగా ఫ్లక్స్ యొక్క అయస్కాంత అయస్కాంత రేఖల పంపిణీకి కారణమవుతుంది కాబట్టి ఈ విధమైన ప్రాథమిక తత్వశాస్త్రం నేను మీకు చెప్పాను కాబట్టిచిత్రం 11 లో ఉన్న అయస్కాంత క్షేత్రం వక్రీకరించబడుతుందని చెప్పబడింది ఎందుకంటే శక్తి రేఖలు సుమారుగా సరళ మార్గాలను అనుసరించవు ఎందుకంటే ఇది వక్రీకరించబడింది ఎందుకంటే ఇది సరళ రేఖ మార్గాన్ని అనుసరించదు కాబట్టి ఈ శక్తి రేఖ తమను తాము తగ్గించుకునే ఆస్తిని కలిగి ఉంటుంది తద్వారా వారు ఉద్రిక్తతతో ఉన్నట్లు పరిగణించవచ్చు చిత్రం 11 లోని ప్రతి వాహకం అది శక్తిని ఎలా అనుభవిస్తుందో నేను మీకు చెప్పాను ఈ వాహకాలు ఆర్మేచర్లోని స్లాట్లలో పొందుపరచబడినందున రెండోది నేను మీకు చెప్పినదానిని సవ్యదిశలో తిప్పడానికి కారణమవుతుంది కాబట్టి ఇది సవ్యదిశలో తిరుగుతుంది మరియు ఈ వాహకాలను స్లాట్లలో ఉంచుతారు తదుపరిది మోటారు యొక్క బ్యాక్ emf సాధారణంగా చిత్రం 12 గా సూచించబడుతుంది ఇప్పుడు ఇది ఒక మోటారు మరియు ఇది మీరు వాహకం మరియు కరెంట్ ప్రవేశిస్తున్న సమతలం ను తీసుకుందాం కాబట్టి అది సమతలంలోకి ప్రవేశిస్తుంటే ఇక్కడ మీరు చూస్తే అది మీరు పిలుస్తారు ఇది మళ్ళీ అదే తత్వశాస్త్రం ఇది కరెంట్ ప్రవేశిస్తుంది సమతలం కాబట్టి ఈ బొటనవేలు కరెంట్ యొక్క దిశగా తరలించండి అప్పుడు మీరు వేలు 1 అని పిలిచేదాన్ని మీరు గ్రహించండి ఇది ఫ్లక్స్ యొక్క దిశ అందుకే ఇది ఇక్కడ చూపబడింది అందుకే ఇది ఇక్కడ చూపబడింది మరియు ఈ N నుండి S వరకు ఫ్లక్స్ లైన్ N నుండి S వరకు ఉంటుంది కాబట్టి సహజంగానే మీరు దీనిని పిలుస్తారు శక్తి మీరు దీనిని బలమైన అయస్కాంత క్షేత్రం నుండి బలహీనమైనదిగా పిలుస్తుంది కాబట్టి ఇది శక్తి యొక్క దిశ మరియు సహజంగా ఇది చలన దిశ కాబట్టి ఒక DC మోటారులో ఆర్మేచర్ దానిపై వాహకాలను తిప్పినప్పుడు మీరు పిలిచేది శక్తి రేఖలను కత్తిరించండి పంక్తిని కత్తిరించండి అవి తిరిగే అయస్కాంత క్షేత్రం యొక్క శక్తి రేఖలను కత్తిరించండి కాబట్టి ఆ emf ఒక జనరేటర్లో ఉన్నట్లుగా ఆర్మేచర్లో ప్రేరేపించబడుతుంది కాబట్టి ఇది కార్యాచరణ లో ఉన్న మోటారు మరియు ఇది ఆర్మేచర్ కాబట్టి ఇదే తత్వశాస్త్రం మరియు ఇది N ధ్రువం మాత్రమే ఇక్కడ చూపబడింది మరియు మీరు పిలిచేది బ్యాక్ emf గురించి ఆలోచించాలి కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ప్రేరేపిత emf యంత్రంలోని కరెంట్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది మరియు అందువల్ల అనువర్తిత వోల్టేజ్కు పనిచేస్తుంది కాబట్టి ఈ వోల్టేజ్ను బ్యాక్ emf emf గా సూచించడం ఆచారం ఇప్పుడు మీరు ట్రాన్స్ఫార్మర్ కోసం పిలిచిన దాని ప్రకారం దీనిని తగ్గించవచ్చు లెంజ్ యొక్క చట్టం ఇది ప్రేరేపిత emf యొక్క దిశ అంటే మార్పును వ్యతిరేకించడం వంటిది ఇది వాస్తవానికి వర్తించే వోల్టేజ్ కాబట్టి దీని అర్థం అంటే మీరు చూస్తే ఇది దిశ మరియు ఇది మరియు ఇది నా వెనుక బ్యాక్ emf మీరు చూస్తే నేను మీకు బదులుగా మీరు పిలిచేది కరెంట్ కి వెళుతున్నాను నా ప్రతికూల ధ్రువణత కరెంట్ ఇక్కడ నుండి మోటారు కోసం బయలుదేరుతుంది ఇది కేవలం ఒక రేఖాచిత్రం కానీ మీరు కనెక్ట్ చేస్తున్నప్పుడు సరఫరా వోల్టేజ్ అది చూస్తుంది కాబట్టి మీరు ఇక్కడ అర్ధాన్ని పిలుస్తారు దీనిని తగ్గించవచ్చు లెంజ్ యొక్క చట్టం ఇది ప్రేరేపిత emf యొక్క దిశను మార్పును వ్యతిరేకించడం వంటిది ఇది వాస్తవానికి అనువర్తిత వోల్టేజ్ కాబట్టి ప్రేరేపిత emf జనరేటర్ కోసం సూత్రం ఉపయోగించి బ్యాక్ emf యొక్క పరిమాణాన్ని లెక్కించవచ్చు చేయవచ్చు అదే సూత్రం బ్యాక్ emf అదే సూత్రం గా ఉంటుంది Eb ∅ Z N 60 P A అంటే ZP 60 A ∅∅ N కాబట్టి ZP 60 A స్థిరంగా ఉంటుంది కాబట్టి Eb ను మోటారు బ్యాక్ emf కి k ∅ N గా వ్రాయవచ్చు కాబట్టి k ZP 60 A ఎందుకంటే Z స్థిరాంకం P స్థిరాంకం A స్థిరాంకం కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి మీరు emf అని పిలుస్తారు ఆ సమయంలో మీరు సంఖ్యాశాస్త్రాలను ఎప్పుడు తీసుకుంటారో మీకు విషయాలు చాలా తేలికగా కనిపిస్తాయి కాబట్టి ఈ సందర్భంలో మీరు బ్యాక్ emf ఎల్లప్పుడూ అనువర్తిత వోల్టేజ్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి యంత్రం సాధారణ పరిస్థితులలో నడుస్తున్నప్పుడు వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆర్మేచర్ సర్క్యూట్ యొక్క నిరోధకత ద్వారా వాస్తవానికి విద్యుత్తును నడిపించే ఈ రెండు తల పరిమాణాల మధ్య తేడా ఉంది ఆర్మేచర్ యొక్క నిరోధకత మీకు ఉంటే ఆర్మేచర్ నిరోధకత r a అయితే బ్యాక్ emfఅనువర్తిత వోల్టేజ్ V అప్పుడు ఈ సమీకరణాన్ని కలిగి ఉండండి V Eb I a r a దీనిని చూస్తారు దీనిని తరువాత చూస్తాము తరువాత చూస్తాము